మేము నిన్న సేవల వ్యాపారం కోసం వ్యూహాత్మక కాన్వాస్ గురించి చర్చించాము ఆ కాన్వాస్ ఈ రోజు విశ్వసనీయత మరియు సంబంధాల యొక్క మొత్తం డొమైన్పై దర్యాప్తు కొనసాగుతుంది ఈరోజు సేవల వ్యాపారానికి ఇది ఎంత ముఖ్యమో మరియు రేపటి సేవల వ్యాపారంలో ఇది ఎంత ముఖ్యమో మనం చూస్తాము కాబట్టి విశ్వసనీయత నిలుపుదలలాయల్టీ రిటెన్షన్ సంబంధ ఆధారిత మార్కెటింగ్ యొక్క ఈ మొత్తం వ్యాపారం సాధారణంగా ఈ ఎక్రోనిం CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ద్వారా ప్రసిద్ధి చెందింది కానీ కొంతమంది వ్యక్తులు దీనిని నిరంతర సంబంధాల నిర్వహణ అని పిలుస్తారు లేదా ఎవరైనా దీనిని కస్టమర్ రిలేషన్షిప్ మార్కెటింగ్ అని పిలవవచ్చు ప్రాథమికంగా ఏదైనా కాన్ఫిగరేషన్లో ఇక్కడ కీవర్డ్ లేదా ఆపరేటివ్ పదం అనేది మీ ప్రస్తుత కస్టమర్లతో సంబంధం ఒక CRM వ్యవస్థ యొక్క లక్ష్యం ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం ఈరోజు సెషన్లో కొంచెం ఆలస్యంగా మళ్లీ చర్చిద్దాం చాలా మంది ప్రజలు CRM ని ఒక విధమైన సాంకేతిక పరిష్కారంగా అన్ని సమస్యలను పరిష్కరించి మీ వ్యాపారాన్ని వృద్ధి చేసే సాఫ్ట్వేర్గా గందరగోళానికి గురిచేస్తారు దయచేసి అర్థం చేసుకోండి సాంకేతికత ఉంది సాఫ్ట్వేర్ ఉంది వ్యవస్థలు ఉన్నాయి కానీ అవి సాధనాలు మాత్రమే మీ మొత్తం సంస్థను కవర్ చేసే వ్యూహం యొక్క సరైన విస్తరణ మీకు లేకపోతే అది మీ వైఖరిలో భాగం కాకపోతే అది మీ ఉద్యోగి మరియు సంస్థ సంస్కృతిలో భాగం కాకపోతే సాఫ్ట్వేర్ లేదా టెక్నాలజీలో మీ పెట్టుబడి ఏదైనా కావచ్చు పనిచేయదు ఉదాహరణకు కస్టమర్ ఎప్పుడు సంప్రదించారో ఎలాంటి కస్టమర్లు మమ్మల్ని సంప్రదించారో వారికి నచ్చినవి ఏది నచ్చలేదు కొనుగోలు చరిత్ర ప్రాధాన్యతలు తెలుసుకోవడానికి డేటా సేకరణ లేకుండా మీరు ఆ డేటాను సేకరించాలి మీరు ఆ డేటాను విశ్లేషించాలి మీరు ఒక సిస్టమ్ను సృష్టించాలి తద్వారా మీ ఫ్రంట్ లైన్ అమ్మకందారులు కస్టమర్తో చర్చలో ఉన్నప్పుడు డెలివరీ ఎంత వరకు వచ్చింది ఆ కస్టమర్కు అందించడానికి ఎంత సమయం పడుతుంది అని వారు సులభంగా తెలుసుకోగలరు వారు సులభంగా సేల్స్ లీడ్ను బదిలీ చేయగలగాలి కాబట్టి కలకత్తాలో కస్టమర్తో పరిచయాన్ని కలిగి ఉన్న మీ అమ్మకందారుడు ఈ సమాచారాన్ని సులభంగా బదిలీ చేయగలగాలి కోయంబత్తూర్లోని అదే కస్టమర్ లేదా కోయంబత్తూర్లోని ఆ సంస్థలోని మరొక భాగం ఇదే డిమాండ్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ అమ్మకాలు సంస్థ అంతటా బదిలీకి దారితీస్తుంది క్రాస్ సెల్ మరియు అప్ సెల్ యొక్క గుర్తింపు క్రాస్ సెల్ అంటే కస్టమర్ ఇప్పటికే సర్వీస్ రకం A కోసం మీ కస్టమర్ అని అర్థం కానీ ఏదేమైనా అదే కస్టమర్ లేదా సంబంధిత కస్టమర్కు మరొక సర్వీసును విక్రయించే అవకాశం ఉంది ఇది మీకు ప్రతి యూనిట్ నికర మార్కెట్ సహకారం అందించవచ్చు ఆ సర్వీస్ B ని అదే కస్టమర్కు కూడా విక్రయించవచ్చు కాబట్టి మేము దానిని అమ్ముడు మరియు క్రాస్ సెల్ అని పిలుస్తాము అంటే ఈ సేవ A అనేది వేరొకదానితో కలిపి వాస్తవానికి అదే కస్టమర్ సంస్థ యొక్క మరొక భాగానికి వెళ్ళవచ్చు లేదా మీరు నిజంగా A ని అందించవచ్చు అలాగే ఇప్పుడు మీరు అందించగలరు అది మరియు మీరు దానికి A ప్లస్ C అందించబడుతుందని చెప్పవచ్చు ఇప్పుడు సమర్పణలో భాగం అవుతుంది కాబట్టి బర్గర్ కోసం అడుగుతున్న కస్టమర్కి మీరు కొన్ని చిప్లను కూడా విక్రయించవచ్చు లేదా మీరు కస్టమర్కు కొన్ని డ్రింక్స్ అమ్మవచ్చు లేదా బర్గర్లు మరియు చిప్స్ మరియు కోక్లతో కూడిన కాంబోను అందించడం ద్వారా మీరు ఆ మొత్తం అవకాశాన్ని అప్గ్రేడ్ చేయవచ్చు కాబట్టి ఇవి అమ్మకాలు అమ్ముడుపోయే అవకాశాలు స్పష్టంగా పెద్ద వ్యవస్థలో ముందు వరుసలో మంచి డేటా లభ్యత అవసరం కాబట్టి డేటా సేకరణ డేటా విశ్లేషణ డేటా ప్రదర్శన ఇవన్నీ ముఖ్యమైనవి కానీ సంస్కృతి వైఖరి CRM యొక్క మృదువైన వైపు సరిగా అమలు చేయకపోతే ఆ ఆటోమేషన్ పని చేయదు కాబట్టి తరచుగా ప్రజలు చెప్పేది కాబట్టి CRM యొక్క మృదువైన వైపు కష్టంగా ఉంటుంది కాబట్టి మీ కాల్ సెంటర్ బాధ్యతాయుతమైన ప్రతినిధి ముందు మొత్తం సమాచారాన్ని కలిగి ఉండవచ్చు కానీ ఆ ప్రతిస్పందన ప్రతినిధి సంతృప్తి చెందిన ఉద్యోగి కాకపోతే లేదా ఒత్తిడిలో ఉన్నట్లయితే లేదా సరిగా శిక్షణ పొందకపోతే సేవా వ్యాపారంలో ప్రజల సమస్యల సమయంలో మేము ఈ చర్చలన్నింటినీ కలిగి ఉన్నామని మీకు గుర్తుంది ఇక్కడ మేము భావోద్వేగ శ్రమ మరియు సరిహద్దు లేని సేవ మరియు సేవా ఉద్యోగి జీవితంలో ద్వంద్వత్వం గురించి చర్చించాము ఇప్పుడు ఆ సమస్యలన్నీ సరిగా పరిష్కరించబడకపోతే కాల్ సెంటర్ ప్రతినిధికి కాలర్ ఐడి మరియు అకౌంట్ నంబర్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయో లేదో తేడా ఉండదు ఎందుకంటే అవకాశం ఉన్నప్పటికీ సందర్భం ఉండకపోవచ్చు ఆ సమయంలో టచ్ పాయింట్ వద్ద ఉండే సంఘర్షణ వైఖరి సమస్య కారణంగా ఆ అవకాశాన్ని చేరుకోకపోవచ్చు కాబట్టి CRM ప్రభావవంతంగా ఉండాలంటే దీని ద్వారా వెళ్లాలి మీరు ఈ సమగ్ర వ్యవస్థల విధానాన్ని తీసుకోవాలి కాబట్టి ఇది వ్యూహం అభివృద్ధి నుండి ప్రారంభించాలి కాబట్టి రిలేషన్షిప్ మార్కెటింగ్ లేదా రిలేషన్ షిప్ ఆధారిత నమ్మకం కార్పొరేట్ స్ట్రాటజీ నుంచి ప్రారంభించాలి అత్యుత్తమ నిర్వహణ మొత్తం సంస్థకు మార్గదర్శకం వ్యాపార పనితీరు అంచనా అన్నీ కస్టమర్ నిలుపుదల కస్టమర్ సంబంధాల పరంగా చేయాలి అక్కడ నుండి మేము తప్పనిసరిగా ఈ విలువ సృష్టి ప్రక్రియకు వెళ్లాలి ఇక్కడ మీ కస్టమర్కు మెరుగైన మరియు మెరుగైన విలువలను అందించడంపై మళ్లీ దృష్టి పెట్టాలి కాబట్టి కస్టమర్ ప్రయోజనానికి ప్రాధాన్యత ఉండాలి అయితే వివిధ స్థాయిలలో కస్టమర్లను వేరు చేయడం సాధ్యమవుతుంది నేను ఈ టైర్ కేస్ లేదా సోపానక్రమం రకాన్ని గీయడానికి ఇష్టపడను కానీ మీరు మీ ప్రయోజనాలను ఒక దండగా పరిగణించి ఈ ముత్యాలు ఒక్కో కస్టమర్ యొక్క ఒక రకాన్ని కస్టమర్ యొక్క ఒక విభాగాన్ని సూచిస్తాయని నేను అర్థం చేసుకోవాలి మరియు ఇది నిర్దిష్ట కస్టమర్ విభాగానికి సరిపోయే సమర్పణ కాబట్టి కస్టమర్ సెగ్మెంట్ 1 మరియు వాల్యూ ప్రొపోజిషన్ 1 కస్టమర్ సెగ్మెంట్ 2 మరియు వాల్యూ ప్రొపోజిషన్ 2 ఇది నేను పొందుతున్న సరళమైన మార్గం స్పష్టంగా విలువ ప్రతిపాదన 1 విలువ ప్రతిపాదనకు చాలా అనుబంధంగా ఉండవచ్చు కానీ ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి కస్టమర్ విభాగానికి ఒక నిర్దిష్ట కోర్ ప్రతిపాదన విలువ ఉంటుంది అది చాలా కీలకం మరియు అది తప్పక అందించాలి మరియు సరిపోలాలి ఆ లక్ష్యం ఉండాలి వ్యూహాత్మక లక్ష్యం తర్వాత రెండవ అతి ముఖ్యమైన లక్ష్యం కాబట్టి వ్యూహాత్మక లక్ష్యం దానిలో పొందుపరచాలి కస్టమర్ అవసరాలకు సెగ్మెంట్ వారీగా సరిపోయే ఈ విలువ సృష్టి ప్రక్రియ సహజంగానే ఇది మీ కస్టమర్ సముపార్జన ఖర్చును తగ్గిస్తుంది ఎందుకంటే నిలుపుదలపై దృష్టి కేంద్రీకరించబడింది మరియు నిన్నటి చర్చలో మనం చూసినట్లుగా ఇది చాలా ముఖ్యం అన్ని విభిన్న కస్టమర్ విభాగాలలో ఈ విలువ ప్రతిపాదనను అందించడానికి స్పష్టంగా మేము ఒక మల్టీచానెల్ ప్రక్రియను కలిగి ఉండాలి మరియు ఇది ఎలా అమలు చేయబడుతుందో వివరించడానికి నేను ఇప్పుడు మీకు ఒక సమగ్ర రేఖాచిత్రాన్ని చూపుతాను కానీ ఈ సమయంలో నేను ఇక్కడ హైలైట్ చేస్తాను నేను కాల్ సెంటర్కు కాల్ చేసినప్పుడు తరచుగా కస్టమర్లుగా మాకు కోపం వస్తుంది మరియు వారికి ఎలాంటి జ్ఞానం లేదు ఈ దశలో నేను ఒక ప్రత్యేక సమస్యతో వ్యవహరిస్తున్నాను కస్టమర్లుగా మేము తప్పక ఆశిస్తున్నాము మేము వారి కోసం ఎంత విలువైనవాళ్లమో మేము ఆ సంస్థతో ఎన్ని సంవత్సరాల సంబంధాన్ని కలిగి ఉన్నామో అని వారు తెలుసుకోవాలి అని మేము ఆశిస్తున్నాము వివిధ రకాల కాంటాక్ట్ హిస్టరీల ఏకీకరణ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇది మంచి డేటాబేస్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇక్కడ ప్రతిదీ కలిసి వస్తుంది కాబట్టి కస్టమర్ రెండు నెలల క్రితం బ్యాంక్ కౌంటర్లో భౌతికంగా సంప్రదించబడినా మరియు ఈ రోజు కస్టమర్ టెలి బ్యాంకింగ్ సిస్టమ్కు కాల్ చేస్తున్నా లేదా కస్టమర్కు వెబ్ ఆధారిత హెల్ప్ ఛానెల్ ద్వారా కొంత విచారణ లేదా ఫిర్యాదు ఉంటే అది తప్పనిసరిగా సంస్థ తప్పనిసరిగా ఆ సంబంధాన్ని తెలుసుకోగలగాలి అదే కస్టమర్ మరియు ఇది ఈ కస్టమర్తో మా చరిత్ర ఇంతకు ముందు ఉన్న సమస్య ఇదే మరియు ఈ సమస్య ఎలా పరిష్కరించబడింది మరియు సమస్య 1 సమస్య 2 సమస్య 3 లేదా సంతృప్తి 1 లేదా సంతృప్తి 3 అన్నీ అనుసంధానించబడినా అది ఒకే కస్టమర్ చరిత్రలో భాగం కనుక ఇది తప్పక తెలుసుకోవాలి ఆపై మీ సిస్టమ్పై మీరు తప్పనిసరిగా ఒక అంచనాను కలిగి ఉండాలి తద్వారా ఈ లక్ష్యాలు సరిగ్గా నెరవేరుతున్నాయా లేదా అని ఇక్కడ మీరు నిరంతరం చూడాలి ఈ సమాచార నిర్వహణ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమవుతుంది ఇది ఎంటర్ప్రైజ్ వైడ్ సిస్టమ్ సాధారణంగా ఇది నేటి ERP సిస్టమ్లో భాగం ఇక్కడ కస్టమర్తో చేసే ప్రతి పరిచయమూ కస్టమర్తో అన్ని కార్యకలాపాలు ఒకే డేటాబేస్లో విలీనం చేయబడతాయి మరియు CRM సరిహద్దు అమలులో దీనికి మద్దతు ఇవ్వాలి మొత్తం సిస్టమ్ రేఖాచిత్రం ఇలా కనిపిస్తుంది మీ ప్రారంభ స్థానం కార్పొరేట్ వ్యూహం మార్కెటింగ్ వ్యూహం తప్పనిసరిగా ఆ కార్పొరేట్ వ్యూహం నుండి ఉద్భవించాలి కాబట్టి మీ సెగ్మెంటేషన్ టార్గెటింగ్ మరియు పొజిషనింగ్ స్ట్రాటజీ లేదా వివిధ సేవా స్థాయిల స్థాయి లేదా మీ వ్యూహాల నిర్వహణలో మీ ప్రస్తుత కస్టమర్ బేస్ని కాపాడటం కోసం వారు మీ పోటీకి దూరంగా ఉండకుండా చూస్తారు ఇవన్నీ మొత్తం వ్యూహం నుండి పొందాలి తప్పనిసరిగా బాగా విలీనం చేయాలి ఈ దృక్కోణం నుండి కాబట్టి ఒక CRM లక్ష్యం సృష్టించబడాలి మరియు CRM లక్ష్యం వాస్తవానికి కస్టమర్కు ఇచ్చే రివార్డ్తో సంస్థ కోసం లాభాన్ని సమతుల్యం చేయాలి కాబట్టి పదేపదే కొనుగోలు చేయడం వల్ల వచ్చే లాయల్టీ రివార్డులు మరియు సేల్స్ ఎకానమీలు పరస్పర సంబంధం కలిగి ఉండాలి కాబట్టి మీరు ఒకే కస్టమర్ నుండి లాభం పొందుతుంటే మీరు పదేపదే కొనుగోలు చేయడం వలన కస్టమర్ కొంత ప్రోత్సాహాన్ని పొందగలరని నిర్ధారించుకోవాలి అది లేకుండా మీరు కొనసాగలేరు లేదా CRM సిస్టమ్ ఎగ్జిక్యూటివ్గా ఉండలేరు మీరు అన్ని రకాల పెట్టుబడి సాఫ్ట్వేర్ వల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈ కస్టమర్ లైఫ్టైమ్ విలువ మాకు చాలా ముఖ్యమైనది మీకు మంచి గివ్ అండ్ టేక్ ఉన్నప్పుడే మీ లక్ష్యాల సంస్థాగత లక్ష్యాలు మరియు కస్టమర్ విలువలు లేదా కస్టమర్ లాభాల ఆధారంగా కస్టమర్ రివార్డ్ల ఆధారంగా సరిపోలిక ఇవ్వడం మరియు తీసుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది ఇది మల్టీచానెల్ ఇంటిగ్రేషన్ ద్వారా అమలు చేయబడుతుంది మేము సేల్స్ ఆటోమేషన్ ఛానల్ ఆటోమేషన్ టెలిసేల్స్ ఇనిస్టిట్యూషనల్ క్లయింట్లు మొదలైన వాటి గురించి చర్చించాము మరియు ఇది CRM అయి ఉండాలి కాబట్టి CRM అసెస్మెంట్ ప్రక్రియ ఈ మల్టీచానెల్ ఇంటిగ్రేషన్ పని చేస్తున్నట్లు చూడాలి ఈ విలువ ప్రతిపాదన సంబంధిత కస్టమర్ రివార్డ్లతో జరుగుతున్నట్లు చూడాలి మరియు ఇది సాధ్యమే మీకు మంచి ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఈ విధమైన వ్యవస్థాగత పని సాధ్యమవుతుంది సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా విశ్లేషణ గిడ్డంగికి అనలిటిక్స్ మార్కెటింగ్ అనలిటిక్స్ ఆపరేషనల్ అనలిటిక్స్ మరియు అప్లికేషన్లు మొదలైన వాటి ద్వారా మద్దతు ఉంటుంది కాబట్టి CRM యొక్క సాధారణ వైఫల్యాలు నేను తరచుగా చర్చించాను ఎందుకంటే CRM ఒక సాంకేతిక చొరవగా పరిగణించబడుతుంది మరియు వ్యూహాత్మక చొరవగా కాదు వాస్తవానికి కస్టమర్పై దృష్టి పెట్టాలి మరియు మొత్తం సంస్థను ఆలింగనం చేసుకోవాలి మొత్తం ఉద్దేశ్యం సాధ్యమైనంత ఎక్కువ కాలం కస్టమర్ని కలిగి ఉండటం తద్వారా ఈ కస్టమర్ జీవితకాల విలువ 2 సంవత్సరాల విలువ కాదు 15 సంవత్సరాల విలువ కాబట్టి కస్టమర్ మీ సేవలను సంవత్సరానికి నిరంతరం ఉపయోగించుకోవడమే మొత్తం ఆలోచన మరియు ఈ CLV ఒక CRM అనే అర్థవంతమైన పదం అవుతుంది అందువల్ల ఏదైనా ఉంటే సరిగా ఉండాలి అలవాట్లలో మీ వ్యాపార ప్రక్రియలో మీ సంస్కృతిలో మరియు మీ సంస్థ యొక్క సంప్రదాయాలలో తొలగించాల్సిన మార్గంలో ఉన్న వాటిని తొలగించాలి తద్వారా CRM లో మీ పెట్టుబడి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి CRM వ్యూహాన్ని నిర్వచించడానికి మేము ఈ సమస్యలను అడగాలి మరియు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కాబట్టి మీరు ఇక్కడే ప్రారంభించాలి ఈ రకమైన రేఖాచిత్రంలో మనం చూసిన అన్ని ఇతర సాంకేతిక విషయాలు మరియు సిస్టమ్ ఎలా అమలు చేయబడుతుందనేది ఈ ప్రశ్న నుండి ప్రారంభం కావాలి కస్టమర్ విధేయతను పెంచడానికి మా విలువ ప్రతిపాదన ఎలా మారాలి ప్రతి కస్టమర్ సెగ్మెంట్కు ఒకటి నుండి ఒక మార్కెటింగ్ మరియు సర్వీస్ డెలివరీ ఎంత అనుకూలంగా ఉంటుంది వాలెట్ వాటాను పెంచడం లేదా అదే కస్టమర్కు సాధ్యమైన ఇతర సంపాదన ద్వారా పెరిగే లాభం ఏమిటి కస్టమర్ టైర్ లేదా సెగ్మెంట్ ద్వారా ఇది ఎంతవరకు మారుతుంది కాబట్టి మీరు మీ CRM సిస్టమ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు ముందుగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు ఇవి సంగ్రహంగా చెప్పాలంటే నికర మార్కెటింగ్ సహకారం నికర మార్కెట్ సహకారం మరియు విధేయత యొక్క పునాదిని నిర్మించడం కస్టమర్ అవసరాలు మరియు సామర్థ్యాల మధ్య మంచి ఫిట్ని కలిగి ఉంటుంది కాబట్టి కస్టమర్ల అవసరాలతో మీ సమర్పణలకు మీ సమర్పణలకు సరిపోయే సరైన రకం ఇది కాబట్టి ఇది కస్టమర్ అవసరం ఇది మీ సామర్థ్యం మరియు ఆఫర్లు ఇవి తప్పనిసరిగా బాగా సరిపోలాలి ఇది వివిధ స్థాయిలలో చేయవచ్చు కొన్ని సేవలలో వెండి బంగారం ప్లాటినం రకం స్థాయిలను కలిగి ఉంటుంది అది అంగీకరించబడింది మరియు అవి తప్పనిసరిగా చేయాలి మరియు సేవా నాణ్యత ద్వారా కస్టమర్ సంతృప్తిని పొందాలి కస్టమర్ లాయల్టీ బాండ్లు తప్పనిసరిగా ఇవ్వడంపై ఆధారపడి ఉండాలి మరియు రివార్డ్ తీసుకోవాలి సామాజిక నిర్మాణాత్మక మరియు అనుకూలీకరణ బాండ్లు ఉండాలి ఇవి గత వారం మనం చర్చించిన మూడు రకాల బాండ్లు అంటే ఈ సభ్యత్వం మరియు విధేయతను మనం ఎలా సృష్టించాలి అనేది కస్టమర్ ఫిరాయింపుల కోసం విధేయత ఆధారిత ప్రోగ్రామ్ స్ట్రాటజీలలో కస్టమర్ ఫిరాయింపులను విశ్లేషించడం కూడా ఉంటుంది దీనిని మేము చర్న్ మరియు మానిటరింగ్ అని కూడా అంటారు వారు ఎందుకు వెళ్లిపోతున్నారు ఎందుకు చర్న్ జరుగుతోంది కాబట్టి గత వారం ఎగ్జిట్ ఇంటర్వ్యూలు వెళ్ళిపోయిన కస్టమర్ల వద్దకు తిరిగి వెళ్లి వారు ఎందుకు వెళ్లిపోయారు మరియు వారు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు మీ అందించిన సర్వీస్ కి మరియు మీ పోటీదారులు అందించే సర్వీస్ మధ్య వ్యత్యాసం ఏమిటి అని పోల్చి చూడగలగాలి ఈ విషయాలు అన్నిటి గురించి చర్చించాము సేవ పునరుద్ధరణ గురించి మొత్తం సమస్యను మేము గత వారం చర్చించాము చివరకు మీకు మంచి వ్యూహాత్మక విధానం మరియు మంచి వ్యవస్థాగత విధానం ఉంటే మరియు మీరు సరిపోలితే మంచి మానవ వనరులతో ప్రజలు ఆధారిత వ్యూహం విస్తరణ విధానం మరియు మీరు అమలు చేస్తున్న సాంకేతికతతో సంస్థ విలువలు సంస్కృతిని సరిపోల్చండి కస్టమర్ నిలుపుదల యొక్క లక్ష్యాలు సంస్థ యొక్క ప్రతి స్థాయిలో అత్యున్నత లక్ష్యంగా మారితే మీ మేనేజ్మెంట్ మార్కెటింగ్ వ్యూహం పని చేస్తుంది అప్పుడు మీ CRM పెట్టుబడి ఫలవంతమైనది ధన్యవాదాలు